ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ అండ్ డిజైన్ యొక్క మాడ్యూల్ 5 కు తిరిగి స్వాగతం మోడలింగ్ మరియు సంక్లిష్ట సిస్టమ్ డిజైన్ సమస్యలను పరిష్కరించడంలో డికాంపొజిషన్ పాత్ర గురించి మనము చర్చిస్తున్నాము మరియు అల్గోరిథమిక్ డికాంపొజిషన్ విధానం మరియు ఆబ్జెక్ట్ బేస్డ్ డికాంపొజిషన్ విధానం మరియు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డికాంపొజిషన్ విధానం గురించి క్లుప్తంగా గమనించాము తమకు మధ్య సందేశాలను పంపుకోగల ఆబ్జెక్ట్ లు అని పిలువబడే స్వయంప్రతిపత్త ఏజెంట్ల సమితి ఉంటుందని గమనించాము కాబట్టి ఒక ఆబ్జెక్ట్ మరొక ఆబ్జెక్ట్ కు సందేశాన్ని పంపినప్పుడల్లా పంపే ఆబ్జెక్ట్ ను సాధారణంగా క్లయింట్ అని పిలుస్తారు మరియు స్వీకరించే ఆబ్జెక్ట్ ను సర్వర్ అని పిలుస్తారు మరియు ఈ స్వీకరించే ఆబ్జెక్ట్ పంపే ఆబ్జెక్ట్ అడిగిన సేవను అందిస్తుంది మరియు అది ప్రాథమిక క్లయింట్ సర్వర్ మోడల్ దానిపై ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డికాంపొజిషన్ నిర్మాణాత్మకంగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు డికాంపొజిషన్ విధానాలు ఎలా పోలి ఉంటాయో చూద్దాం ఏ విభిన్న రూపకల్పన పద్ధతులు ఎలా అనుసరించబడ్డాయి అనే చరిత్రను పరిశీలిస్తే అవి ప్రాథమికంగా వందలాది కాకపోయినా పదుల సంఖ్యలో ఉన్నాయి వాటిలో అత్యంత ఆధిపత్యం ఉన్నవి టాప్ డౌన్ స్ట్రక్చర్ డిజైన్ దేనిలోనైతే మీరు అతి సంక్లిష్ట వ్యవస్థ మొత్తం నుండి ప్రారంభించి ఆపై మీరు దానిని విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తారు ఇది చాలా కాలం క్రితం నుండి ఉన్న డికాంపొజిషన్ యొక్క ప్రాథమిక విధానం కావడం వల్ల ఖచ్చితంగా చాలా సాంప్రదాయికమైనది కాని ఖచ్చితంగా ఈ టాప్ డౌన్ విధానం అల్గోరిథమిక్ డికాంపొజిషన్ కి అతి దగ్గరగా ఉంటుంది ఇది డేటా వెలికితీత సమస్యలను పరిష్కరించదు ఇది కంకరెన్సీ తో వ్యవహరించదు ఇది సహజంగానే చాలా క్లిష్టమైన వ్యవస్థ స్థాయితో బాగా చేయదు ఇది అర్థమయ్యేదే ఎందుకంటే ఇది చాలా చాలా పాత విధానం కాబట్టి ఆ పాత రోజుల్లో సిస్టమ్ సామర్థ్యమే చాలా పరిమితం కాబట్టి హార్డ్వేర్ సామర్థ్యమే చాలా పరిమితం కాబట్టి మీరు చేయవలసిందల్లా సమస్యను హార్డ్వేర్ నిర్వహించగలిగే మేరకు విభజించడం మరియు కంకరెన్సీని నిర్వహించే ప్రశ్న కూడా లేదు ఎందుకంటే ఎప్పుడూ అన్నింటినీ అమలు చేసే ఒకే ప్రాసెసర్ ఉంటుంది కాబట్టి ఈ విధానం ప్రాథమికంగా కొంతకాలంగా కొనసాగింది మరియు ఇది ఇప్పటికీ చాలా డిజైన్ల తో మరియు చాలా డిజైన్ ప్రాంతాలతో ప్రధానంగా ఉంది మరియు అర్థం చేసుకోవాలి కానీ ఆబ్జెక్ట్ బేస్డ్ మరియు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజెస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మరియు పారాడిగ్మ్స్ యొక్క విస్తృత సమాజానికి ఇది ఒక రకంగా వాడుకలో లేదు తరువాత ఏమి జరిగిందంటే ప్రధానంగా డేటా డ్రివెన్ అంటే డేటాతో నడిచే డిజైన్ 70 మరియు 80 లలో ఆధిపత్యం చెలాయించింది ఇక్కడ డేటా ఆధారిత డిజైన్ యొక్క విలక్షణమైన లక్షణంలో ఇన్ పుట్ సిస్టమ్ ఇన్ పుట్లు మరియు సిస్టమ్ అవుట్ పుట్ల మధ్య మ్యాపింగ్ ఉంది మరియు ఈ మ్యాపింగ్ నేరుగా సాఫ్ట్వేర్ సిస్టమ్ నిర్మాణాన్ని పొందవచ్చు కాబట్టి డేటా ఆధారిత రూపకల్పన వివిధ రకాలైన సమాచార నిర్వహణ వ్యవస్థల పరంగా గణనీయంగా పడిపోయింది ఇవి వివిధ రకాల డేటాబేస్ వ్యవస్థలపై గణనీయంగా ఆధారపడి ఉన్నాయి మరియు సహజంగానే అవి టైమ్ క్రిటికల్ సంఘటనల టైమ్ క్రిటికల్ సిస్టమ్స్ పరంగా ప్రభావవంతంగా చాలా మంచివి కావు కాబట్టి మీకు సంగ్రహావలోకనం ఇవ్వడానికి డేటా ఆధారిత డిజైన్ సిస్టమ్ నేటికీ పని చేయగలదు ఉదాహరణకు రైల్వే రిజర్వేషన్లు మీకు సమయ పరిమితులు ఉన్నప్పటికీ ఎక్కువ టైమ్ క్రిటికల్ మరియు అవన్నీ లేవు అయితే మీరు కారు యొక్క బ్రేకింగ్ సిస్టమ్ను రూపకల్పన చేస్తుంటే డేటా ఆధారిత డిజైన్ పద్ధతి వినాశకరమైనది ఇది చాలా క్లిష్టమైన సమయ పరిమితులు మరియు చాలా క్లిష్టమైన ప్రక్రియలను అనుసరిస్తుంది ఆ సమయ పరిమితులను పొందుపరచడానికి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ పద్ధతులు గత 20 ఏళ్లలో గణనీయంగా అభివృద్ధి చెందాయి మరియు గత 15 సంవత్సరాలుగా మరింత దృష్టి పెట్టబడ్డాయి నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మీరు మొత్తం ప్రపంచాన్ని విశ్వాన్ని సహకార ఆబ్జెక్ట్ లు లేదా స్వయంప్రతిపత్త ఏజెంట్ల సమాహారంగా చూస్తారు మరియు మీరు కొన్ని సాధారణ ప్రవర్తన క్లాసుల యొక్క వ్యక్తిగత ఆబ్జెక్ట్ లు మరియు ఇన్స్టాన్స్ లను చేస్తారు మరియు సహజంగానే ఈ కోర్సులో ఇదే మన అధ్యయన ఆసక్తి మరియు అనేక భాషలతో సహా C మరియు జావా దీనికి మద్దతు ఇస్తుంది కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకుని అల్గోరిథమిక్ మరియు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డికాంపొజిషన్ మధ్య శీఘ్ర పోలిక చేయవచ్చు మనం పాయింట్ల వారీగా పరిశీలిస్తే అల్గోరిథమిక్ విధానం ప్రధానంగా సంఘటనల క్రమం మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే అది ప్రధానంగా అల్గోరిథం యొక్క ఎన్కోడింగ్ అంటే సమయం క్రమం అయితే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ సిస్టమ్స్ మరింత పంపిణీ చేయబడతాయి అవి ఏజెంట్లపై అంటే క్లయింట్ మరియు సర్వర్లు పై దృష్టి పెడతాయి సహజంగా అల్గోరిథమిక్ డికాంపొజిషన్ సాధారణంగా పెద్ద వ్యవస్థలకు దారితీస్తుంది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డికాంపొజిషన్ మీకు చిన్న వ్యవస్థలను ఇస్తుంది ఎందుకంటే మీరు సాధారణ యంత్రాంగాల యొక్క మంచి పునర్వినియోగం సాధారణ లక్షణాల యొక్క మంచి పునర్వినియోగం చేయవచ్చు దీని నుండి దారితీసేది అల్గోరిథమిక్ వ్యవస్థలు తక్కువ స్థితిస్థాపకంగా ఉంటాయి లేదా ఇతర మాటలలో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ సిస్టమ్స్ మరింత స్థితిస్థాపకంగా ఉంటాయి ఎందుకంటే మీరు స్థిరమైన ఇంటర్మీడియట్ రూపాలను అనుసరించవచ్చు కాబట్టి మనము స్థిరమైన ఇంటర్మీడియట్ రూపాల గురించి మాట్లాడాము అవి సరళమైన వ్యవస్థ నుండి తక్కువ సరళమైన వ్యవస్థకు మరింత క్లిష్టమైన వ్యవస్థకు మరింత ఎక్కువ క్లిష్టమైన వ్యవస్థకు పరివర్తనాలు కాబట్టి మీరు వ్యవస్థను ఐటరేటివ్ రిఫైన్మెంట్ పై నిర్మిస్తారు మరియు ప్రతి దశలో మీకు మొత్తం ప్రపంచం యొక్క ఆబ్జెక్ట్ ఆధారిత దృష్టికోణం ఉంటుంది ఇది మీకు కావలసిన ఖచ్చితమైన వీక్షణ కాకపోవచ్చు అది సరళీకృతం కానీ ఇది మొత్తం విషయాలలో ఇప్పటికీ పూర్తయింది మరియు అందువల్ల మీకు సరైన వ్యవస్థను ఇవ్వగలదు ఈ స్థిరమైన ఇంటర్మీడియట్ రూపాల పరంగా మీకు మెరుగైన స్థితిస్థాపకత ఉందని మరియు డిజైన్ ప్రక్రియలో ఐటరేటివ్ రిఫైన్మెంట్ను అందించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చని ఇది సూచిస్తుంది అదేవిధంగా అల్గోరిథమిక్ డికాంపొజిషన్ చదునైనది ఎందుకంటే మీరు టాస్క్ వారీగా వెళుతున్నారు అయితే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డికాంపొజిషన్ స్పష్టంగా విషయాలను వేరు చేస్తుంది విషయాల విభజన అంటే మీరు గుర్తుకు తెచ్చుకుంటారు అని ఆశిస్తున్నాను అది ఏ ఉపవ్యవస్థనైనా స్వతంత్రంగా మరియు చాలా ఇంట్రాసిస్టమ్ కార్యకలాపాలతో చాలా ఇంట్రాసిస్టమ్ ట్రాఫిక్తో జరుగుతోందని మరియు పరిమిత సంఖ్యలో ఇంటర్ సిస్టమ్ కార్యాచరణ జరుగుతోందని చూడవచ్చు ఇప్పుడు ఈ ఇంటర్సిస్టమ్ కార్యకలాపాలు ప్రాథమికంగా వేర్వేరు ఆబ్జెక్ట్ ల మధ్య వెళ్లే సందేశాలు మరియు ఇంట్రా సిస్టమ్ కార్యకలాపాలు కూడా మనం నిర్మిస్తున్న ఉపవ్యవస్థ లో ఉన్న ఆబ్జెక్ట్ ల మధ్య వెళ్లే సందేశాలు అని మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి విషయాల విభజన ప్రాథమికంగా ఇటువంటి వ్యవస్థలను నిర్మించడంలో పెద్ద ప్రయోజనాన్ని ఇస్తుంది కంప్యూటింగ్ మోడల్ పరంగా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డికాంపొజిషన్ ఒక రకమైన క్లయింట్ సర్వర్ మోడల్ను ఉపయోగిస్తుందని మనము చూశాము ఇది అధిక సమకాలీకరణగా అంతర్గతంగా పంపిణీ చేయబడుతుంది మరియు అందువల్ల పెద్ద సంఖ్యలో అంశాలలో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డికాంపొజిషన్ నిజంగా మంచి ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది కాని మనం ముందుకు వెళ్ళే ముందు కేవలం ఒక హెచ్చరిక మాట అల్గోరిథమిక్ డికాంపొజిషన్ పనికిరానిదని అనుకోకండి మీరు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డికాంపొజిషన్లో ఒక నిర్దిష్ట స్థాయి సాపేక్ష ప్రిమిటివ్ కి వచ్చిన తరువాత వాస్తవానికి మీ సిస్టమ్ కలిగి ఉన్న వేర్వేరు లాజిక్ ని అమలు చేయడానికి వాస్తవానికి వేర్వేరు లాజిక్ ని మోడల్ చేయడానికి మీకు అల్గోరిథమిక్ డికాంపొజిషన్ అవసరం కొన్ని వ్యవస్థలు ఉన్నాయి కొన్నిసంక్లిష్ట వ్యవస్థలు చాలా ఖచ్చితంగా గణిత సూత్రం ఆధారితమైనవి కావచ్చు ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డికాంపొజిషన్ సాధ్యమే అయినప్పటికీ మీ అల్గోరిథమిక్ డికాంపొజిషన్ మరింత ప్రత్యక్ష మరియు సులభంగా గ్రహించగల విధానం కావచ్చు కాబట్టి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డికాంపొజిషన్ వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయనేది స్థూల పరిశీలన అయితే మీరు ఒక డికాంపొజిషన్ విధానంతో మొదలుపెట్టి ప్రతి దశలో పరిశీలన చేసుకుంటూ మీరు ఏ విధానాన్ని అవలంబించాలో మరియు ఏ లోతు వరకు పరిగణించాలో మీరు ఎల్లప్పుడూ స్వీకరణకు సిద్ధంగా ఉండాలి సాధారణంగా సంక్లిష్టమైన సాఫ్ట్వేర్ సిస్టమ్ యొక్క ఏదైనా రూపకల్పన వివిధ దశలలో కొంత హైబ్రిడ్ విధానాన్ని కలిగి ఉంటుంది అల్గోరిథమిక్ మరియు ఆబ్జెక్ట్ ఆధారిత డికాంపొజిషన్ విధానాల కొంత కలయిక ఉంటుంది సమయం 0923 స్లయిడ్ చూడండి ఇక క్లిష్టమైన వ్యవస్థల ఇతర లక్షణాలకు వెళితే మనము ఖచ్చితంగా డికాంపొజిషన్ కంటే గరిష్ట ప్రయోజనం పొందే తదుపరి లక్షణం ఆబ్స్ట్రక్షన్ మరియు మనము ఆబ్స్ట్రక్షన్ చూసాం ప్రాబ్లం డొమైన్ మొత్తంలో చాలా ఎక్కువగా అస్తవ్యస్త సంక్లిష్టత ఉందని మనము చూసాము ఇది ముఖ్యంగా మానవ మెదడు యొక్క రెండు పరిమితుల కారణంగా ఉత్పన్నమవుతుంది ఒకటి నిల్వ యొక్క పరిమితి స్వల్పకాలిక జ్ఞాపకశక్తి చిన్నది ఏడు సాధారణంగా ఏడు అంశాలు కూడా 12 సెకండ్లు తీసుకుంటుంది మరియు వేగం కూడా పరిమితం ఆ భాగం ఏమిటనే దానితో సంబంధం లేకుండా కొత్త సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి చాలా సమయం పడుతుంది ఇవన్నీ మీరు ఉపయోగించగల మానసికంగా నిరూపితమైన డేటా మరియు అందువల్ల అస్తవ్యస్తమైన సంక్లిష్టతను పరిష్కరించడానికి మన చేతిలో ఉన్న ప్రధాన సాధనం ఆబ్స్ట్రక్షన్ మాత్రమే ఇది ప్రాథమికంగా చెప్పేది మీరు పరిశీలించాల్సిన వాటిని మాత్రమే పరిశీలించండి మిగిలిన వాటిని పరిశీలించవద్దు వివరాలను పరిశీలించవద్దు దీనిని ఎల్లప్పుడూ చంకింగ్ ద్వారా నిర్వహించండి చంకింగ్ అంటే ప్రాథమికంగా చిన్న ముక్కలుగా విభజించడం చిన్న అర్ధవంతమైన ముక్కలు ఎల్లప్పుడూ చంకింగ్ ప్రక్రియ ద్వారా సమాచారాన్ని నిర్వహిస్తాయి కాబట్టి ఇక్కడ ఒక పక్కన ఒకటి నేను ఈ బైనరీ సంఖ్యను గుర్తుంచుకోవడానికి మీకు ఇవ్వబడిందని అనుకుందాం మరియు మీలో చాలామంది యువకులు మరియు పదునైన జ్ఞాపకశక్తిని కలిగి ఉన్నారని నేను అనుకుంటున్నాను అయినా కాని మీకు వాటిని గుర్తుపెట్టుకోవడంలో కొంచెం సమస్య ఉంటుంది కాని నేను వాటిని మూడు బిట్స్గా కలిపి ఉంచాను అనుకుందాం ఇదే అదే స్ట్రింగ్ నేను దానిని మూడు బిట్లుగా విడదీసి ఆపై వీటిని హెక్సాడెసిమల్ సంఖ్యలుగా పరిగణిస్తాను కాబట్టి నాకు 6251 వచ్చింది ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవడానికి చాలా తేలికైన ఆబ్స్ట్రక్షన్ లేదా నేను వాటిని నిజంగా 4 బిట్స్గా విడదీసి CA9 అని హెక్సాడెసిమల్ ప్రాతినిధ్యాన్ని సూచిస్తాను కాబట్టి ఇది అర్థం చేసుకోవడం కష్టం ఇది అర్థం చేసుకోవడం సులభం ఇది గుర్తుంచుకోవడం చాలా సులభం కాబట్టి ఇది చంకింగ్ మరియు ఆబ్స్ట్రక్షన్ కు ఒక ఉదాహరణ ఇది మీరు అంతర్గతంగా ఉనికిలో ఉన్న సమాచారం యొక్క అర్థం యొక్క భారాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు మరియు వివిధ మార్గాల్లో ఆబ్స్ట్రక్షన్ పోషించే పాత్ర ఏమిటంటే ఈ రకమైన అర్థం యొక్క భారాన్ని తగ్గించడాన్ని కొనసాగించండం చివరగా రూపకల్పన ప్రక్రియ సోపానక్రమం పాత్ర నుండి చాలా ప్రయోజనం పొందుతుంది మనము ఇప్పటికే కానానికల్ రూపంలో వివిధ సోపానక్రమాలను చూసాము మళ్ళీ ఇది స్పష్టంగా నిర్మాణాలు గుర్తించడం ద్వారా ప్రతి ఒక్క చంక్ యొక్క అర్థ వంతమైన ఈ విషయాన్ని పెంచగలదు 2 ప్రధాన సోపానక్రమం నిర్మాణాలు వేర్వేరు వస్తువులు ఎలా సహకరిస్తాయో చూపించే ఆబ్జెక్ట్ నిర్మాణం మరియు విభిన్న నిర్మాణాల ప్రవర్తనల మధ్య సారూప్యతను చూపించే క్లాస్ నిర్మాణం కానానికల్ రూపంలో భాగమని మనము ఇప్పటికే గమనించాము మరియు ఈ మూడు డికాంపొజిషన్ ఆబ్స్ట్రక్షన్ మరియు సోపానక్రమం సంక్లిష్ట వ్యవస్థల యొక్క సంక్లిష్ట రూపకల్పనకు వ్యతిరేకంగా యుద్ధాన్ని గెలవడానికి ప్రధాన సాధనంగా ఆయుధంగా మారాయి మరియు తదుపరి మాడ్యూల్ నుండి మనము నిర్దిష్ట డిజైన్ అంశాలు భావనలు భాషల గురించి చర్చించడం ప్రారంభించినప్పుడు మోడలింగ్ మరియు డిజైన్ సమస్యలను వాస్తవానికి పరిష్కరించడానికి మనము డికాంపొజిషన్ ఆబ్స్ట్రక్షన్ మరియు సోపానక్రమం యొక్క మిశ్రమాన్ని వివిధ మార్గాల్లో ఉపయోగిస్తూనే ఉంటామని మీరు చూస్తారు ఇప్పుడు నేను ఈ మాడ్యూల్ను ముగించే ముందు 2 విషయాల గురించి మీకు సున్నితత్వం ఇవ్వాలనుకుంటున్నాను ఒకటి నేను డిజైన్ గురించి మాట్లాడుతూ ఉన్నాను మరియు మాట్లాడటం కొనసాగిస్తాను మరియు అందువల్ల మనము వ్యవహరించే సందర్భాల్లో డిజైన్ అంటే ఏమిటో అధికారికంగా నిర్వచించాలనుకుంటున్నాను దాదాపు అన్ని ఇంజనీరింగ్ డిజైన్లకు ఇది వర్తిస్తుంది కాబట్టి మన దృష్టిలో ఒక డిజైన్ ఈ ప్రాథమిక లక్షణాలు మరియు విషయాల యొక్క ఇతర గుణాలను కలిగి ఉంటుంది ఒకటి ఇది ఒక ఫంక్షనల్ స్పెసిఫికేషన్ను కలిగి ఉంటుంది ఇది కొన్ని ఫంక్షనల్ అవసరాలను తీర్చగల ఒక వ్యవస్థను నిర్మించడం కోసం లేకపోతే మనము డిజైన్ చేయడం లేదన్న మాట రెండవది లక్ష్య మాధ్యమం యొక్క పరిమితులకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది అంటే నేను ఒక ఫంక్షనల్ స్పెసిఫికేషన్ తీసుకొని అనంతమైన కంప్యూటింగ్ శక్తిని లేదా అనంతమైన మెమరీని లేదా అనంతమైన నెట్వర్క్ బ్యాండ్విడ్త్ను ఊహిస్తూ ఒక డిజైన్ చేయడం ప్రారంభించగలను కానీ అది వాస్తవికమైనది కాదు వాస్తవికమైనది ఒక వైపు ఈ వ్యవస్థను నిర్మించడం ద్వారా సాధించాల్సిన వాటి యొక్క క్రియాత్మక అవసరాలు నాకు ఉన్నాయి మరొక వైపు ఎలాంటి ప్రాసెసర్ ఎలాంటి ఆర్కిటెక్చర్ ఎలాంటి నెట్వర్క్ కనెక్టివిటీ ఎలాంటి స్టోరేజ్ ఎలాంటి బ్యాండ్విడ్త్ మరియు ఇవన్నీ ఆ వ్యవస్థను గ్రహించడానికి అందుబాటులో ఉన్నాయి అనే పరిమితులు ఉన్నాయి కాబట్టి ఇది లక్ష్య మాధ్యమం యొక్క ప్రశ్న మూడవది పనితీరు మరియు వనరుల వినియోగం యొక్క అవ్యక్త లేదా స్పష్టమైన అవసరాలను తీర్చాలి కేవలం కొన్ని బైట్ల మెమరీ ఉన్నప్పటికీ సిద్ధాంతపరంగా ఏదైనా అల్గోరిథం ఏదైనా సిస్టమ్పై అమలు చేయవచ్చని నేను చెప్పగలను కాని అది మీకు పని చేయగల వ్యవస్థను ఇవ్వదు అది మీకు పని చేయగల రూపకల్పన ఇవ్వదు కాబట్టి మనము డిజైన్ గురించి మాట్లాడినప్పుడల్లా దయచేసి పనితీరు మరియు వనరుల వినియోగం యొక్క అవసరాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి పనితీరు సమయం పరంగా ఉంటుంది పనితీరు శక్తి పరంగా ఉంటుంది మరియు వనరు సమయం మెమరీ శక్తి యొక్క రకంగా ఉంటుంది మీ డిజైన్ ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవడం మీకు అవసరమని మీరు స్పష్టం చేస్తారు రూపకల్పనకు నాల్గవ క్లిష్టమైన అంశం ఏమిటంటే ఇది ఆర్టిఫాక్ట్ రూపంలో ప్రమాణాలను పరోక్షంగా లేదా స్పష్టంగా సంతృప్తి పరచాలి అంటే మీరు ఏ ఫంక్షనల్ స్పెసిఫికేషన్ గురించి ఆలోచించినా అది ఎంత సరళమైనది అయినా లేదా సంక్లిష్టంగా ఉన్నా ఒక వ్యవస్థ ఆ ఫంక్షనల్ స్పెసిఫికేషన్ను ఎప్పుడూ అందుకోదు ఇది వ్యవస్థలోని ఆర్టిఫాక్ట్ల పరంగా ఇతర విచలితమైన ప్రవర్తనను చూపుతుంది మరియు మనం ఆర్టిఫాక్ట్లను విస్మరించి తరువాత మనము వాటిని డిజైన్ ప్రారంభ సమయంలోనే పరిగణించనందువల్ల ఇబ్బందికరంగా విఫలమయ్యే రోజులు పోయాయి కాబట్టి డిజైన్ ఆర్టిఫాక్ట్లకు ఆమోదయోగ్యమైన ప్రమాణాలను పరోక్షంగా మరియు స్పష్టంగా పరిగణించాలి తుదకు చిట్టచివరిదే కానీ అప్రధానమైనది కానిది ఏమిటంటే కచ్చితంగా డిజైన్ అనేది రూపకల్పన ప్రక్రియపై పరిమితిని సంతృప్తి పరచాలి పై 4 సాధించడానికి నాకు అనంతమైన మానవశక్తి లేదు నాకు అనంతమైన డబ్బు లేదు నాకు అనంతమైన కంప్యూటింగ్ వనరులు సాధనాలు మరియు మొదలైనవి లేవు కాబట్టి ఇది రూపకల్పన ప్రక్రియ సాధనాల సమయం ఖర్చు మానవ వనరు మరియు మొదలైన వాటి యొక్క పరిమితుల్లో పని చేయాలి కాబట్టి మనము డిజైన్ గురించి మాట్లాడినప్పుడల్లా మనము అభ్యాసం చేసి ఈ ఐదు అంశాలను రూపకల్పన చేసినప్పుడు దయచేసి వాటిని గుర్తుంచుకోండి ఎందుకంటే వాటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అంశాలను వదిలివేయడం ఖచ్చితంగా పని చేయలేని పని పరంగా ఆమోదయోగ్యము కాని వ్యవస్థ డిజైన్కు దారి తీస్తాయి చివరగా మీరు ఇప్పటివరకు ఏ అధ్యయనాలు చేసినా మోడల్స్ అని పిలవబడే వాటికి మీరు చాలా బహిర్గతం చేయబడ్డారని మీకు గుర్తు చేయడం ద్వారా ముగిస్తాను మోడల్ అనేది వాస్తవికత యొక్క సూక్ష్మచిత్రం ఇది వాస్తవికతకి సరిగ్గా సమానం కాదు ఒక మోడల్ అనేది ఒక వాస్తవ పరిస్థితి యొక్క కొన్ని అంశాలు ఇది గణిత రూపంలో వ్యక్తీకరించబడుతుంది గ్రాఫికల్ రూపం వచన రూపంలో ఉండవచ్చు కాబట్టి మనము వేర్వేరు డొమైన్లలో చాలా మోడళ్లను చూశాము నాకు ఎడమ వైపున ఉన్నాయి నిర్దిష్టంగా నేను కొన్ని పాఠశాల స్థాయి జెనరిక్ డొమైన్ లను ఉంచాను అంటే భౌతికశాస్త్రంలో మాదిరిగా సమయ దూర సమీకరణం గురించి మనము మాట్లాడాము అంటే ఒక రైలు సెకనుకు 10 కిలోమీటర్ల వేగంతో కదలడం ప్రారంభించిందని లేక నిమిషానికి 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆపై ఒక నిర్దిష్ట రేటుతో వేగవంతం అవుతోందని నాకు తెలుసు అప్పుడు ఒక నిర్దిష్ట వ్యవధి తరువాత రైలు ఎంత కవర్ చేస్తుందో నేను నిజంగా రైలును నడుపుతూ కొలవవలసిన అవసరం లేదు నేను సాధారణంగా sut½ లేదా ఇలాంటిదే అని చెప్పే సమయ దూర సమీకరణం యొక్క నమూనాను నేను చేయగలను ఇది సమయంప్రారంభ వేగం త్వరణం ఇచ్చినప్పుడు ఎంత దూరం ప్రయాణించిందో నాకు తెలియజేస్తుంది కనుక ఇది ఒక మోడల్ కాని రైలు ఎలాంటి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుందో అది నాకు చెప్పదు రైలు ప్రయాణం ప్రమాద రహితంగా ఉంటుందో లేదో నాకు చెప్పదు అది దీన్ని చేయడంలో ఎంత శక్తి వినియోగిస్తుందో నాకు చెప్పదు ఈ మోడల్ కేవలం సమయం మరియు దూర కారకాన్ని మరియు మనం వివిధ డొమైన్లలో చూసిన సారూప్య నమూనాలను మోడల్ చేస్తుంది కాబట్టి రసాయన శాస్త్రంలో అధ్యయనం చేసిన మాదిరిగానే అణువులను మరియు పెద్ద అణువులను తయారు చేయడానికి వేర్వేరు పరమాణువులు ఎలా బంధనం ఏర్పరచుకుంటాయో చెప్పే వాలెన్సీ బాండ్ నిర్మాణాన్ని మనము చూశాము మరియు భౌగోళికంలో మనము పటాలు అంచనాలు మరియు ఇతర నమూనాలను నేర్చుకున్నాము మరియు మీరు ఇక్కడ కుడి వైపున చూస్తే ఇవి కొన్ని ఇంజనీరింగ్ అనువర్తనాలు కుడి వైపున ఉన్నాయి ఎలక్ట్రికల్ సర్క్యూట్ల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మీరు ఎలక్ట్రికల్ సర్క్యూట్ను వివరించాలనుకుంటే మీరు దీన్ని అనేక రకాలుగా చేయవచ్చు ఉదాహరణకు మీరు స్కీమాటిక్ డయాగ్రమ్ చేయవచ్చు ఇది ఎలక్ట్రికల్ సర్క్యూట్ అని మీరు చెబుతారు ఇది ఎలక్ట్రికల్ సర్క్యూట్ అని మనము చెబుతున్నాము ఇది స్కీమాటిక్ డయాగ్రమ్ ఇది రెసిస్టర్ యొక్క స్కీమాటిక్ ఉంది ఇది ఒక స్విచ్ యొక్క స్కీమాటిక్ ఇది సెల్ యొక్క స్కీమాటిక్ మరియు భౌతిక వాస్తవికతలో దీనిపై వేర్వేరు ప్రస్తుత వోల్టేజ్ సమీకరణాలను పరిష్కరించడం ద్వారా మనం దీనిని ఉపయోగించవచ్చు నేను దీనిని చూడాలనుకుంటే భౌతిక వాస్తవికత ఇది బహుశా ఇది కావచ్చు రెసిస్టర్ బహుశా ఇలా కనిపిస్తుంది ఇక్కడ ఎక్కడ వైర్లు కనెక్ట్ చేయబడ్డాయి అక్కడ స్విచ్ బహుశా ఇలాంటిదే కనిపిస్తుంది మరియు సెల్ బహుశా ఇలా ఉంటుంది కాబట్టి మీరు నిజంగా సెల్ ఉంచే భౌతిక నమూనా నుండి స్కీమాటిక్ భిన్నంగా ఉంటుంది ఇక్కడ సమయం ఆధారంగా సిగ్నల్ ఎలా విభిన్నంగా ఉంటుందో మీరు అధ్యయనం చేయాలనుకుంటే అప్పుడు మీరు వివిధ రకాల టైమ్ డొమైన్ సిగ్నల్స్ చూస్తారు కాబట్టి ఇది T ఇది నా సిగ్నల్ f లేదా ఇది వేర్వేరు సమయాల్లో నేను కలిగి ఉన్న వోల్టేజ్ V అని మీరు చెబుతారు ఇది ఒకవేళ టైమ్ సిరీస్ సిగ్నల్ FFT ట్రాన్సిస్టర్ మోడల్ ఏదైనా ఇవన్నీ మోడల్స్ మనకు స్టాటిక్ ట్రాన్సిస్టర్ మోడల్ Static transistor model ఉండవచ్చు మనకు డైనమిక్ ట్రాన్సిస్టర్ మోడల్ ఉండవచ్చు మనకు ఇంటర్కనెక్ట్ రూటింగ్ ఉండవచ్చు ఇవన్నీ ఎలక్ట్రికల్ సర్క్యూట్లను వివరిస్తాయి కాని వివిధ రకాల కోణాలనుండి కాబట్టి ఒక మోడల్ యొక్క ప్రాథమిక ఆలోచన ఏమిటంటే ఇది ఇప్పటివరకు మనం మాట్లాడుతున్న ప్రాథమిక సూత్రాలను ఉపయోగించుకుంటుంది అవి డికంపోస్ అవుతాయి అవి నైరూప్యమవుతాయి మరియు అవి సోపానక్రమాన్ని అనుసరిస్తాయి మరియు మోడల్ యొక్క బలమైన అంశం ఆబ్స్ట్రక్షన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ల గురించి మాట్లాడేటప్పుడు నేను చూపిస్తున్న అన్ని విభిన్న ఉదాహరణలు ఎలక్ట్రికల్ సర్క్యూట్ గురించి మాట్లాడుతున్నాయి కాని వాటిలో ఏవీ కూడా పూర్తిగా లేవు నేను స్కీమాటిక్ చూస్తే భౌతిక పరంగా రిజిస్టర్ లూప్ ఎలా ఉంటుందో నాకు తెలియదు 10 కిలోహెర్ట్జ్ సిగ్నల్ సైన్ వేవ్ సిగ్నల్ ఆ రెసిస్టర్ గుండా వెళితే రెసిస్టర్ ఎలా ప్రవర్తిస్తుందో నాకు తెలియదు నేను FFT సిగ్నల్ వైపు చూస్తున్నప్పుడు బ్రెడ్బోర్డ్లోని ఇంటర్ కనెక్షన్ ఎలా ఉందో నాకు తెలియదు కాబట్టి ప్రతి మోడల్ వ్యవస్థ యొక్క పరిమిత కోణాన్ని వ్యవస్థ యొక్క పరిమిత దృక్పథాన్ని చూస్తుంది మరియు ఇది మానవ మేధస్సుతో పనిచేయడానికి వీలు కల్పిస్తుంది మరియు మీరు ప్రధానంగా దృష్టి సారించే పరిమిత వీక్షణ మీరు చూడటానికి ప్రయత్నిస్తున్న సంగ్రహణను ఇస్తుంది మరియు ఆ సంగ్రహణకు వచ్చే పరంగా మనం మోడళ్లను మరింత డికంపోస్ చేయవచ్చు మనము వాటిని క్రమానుగత పరంగా ఉంచవచ్చు మనము తరచూ ఎలక్ట్రికల్ డ్రాయింగ్ లను గీసాము అక్కడ మీరు వేర్వేరు స్థాయిల వివరాలతో వేర్వేరు ఉపవ్యవస్థలను గీస్తారు మరియు మీరు ఒక ఉపవ్యవస్థలోకి లోతుగా వెళ్ళినప్పుడు మీరు మరింత వివరంగా మోడల్స్ చేస్తారు మరియు ఉన్నత స్థాయిలో మీరు ఇది వివిధ వ్యవస్థల యొక్క ఇన్పుట్ అవుట్పుట్ కలిగి ఉంటారు ఇలాంటి ఉదాహరణలు భవనం మరియు నిర్మాణ పరిశ్రమ నిర్మాణ ఇంజనీరింగ్లో ప్లాన్ ఎలివేషన్ సైడ్ వ్యూలకు విభిన్న డ్రాయింగ్ లు మీరు కనుగొంటారు అదేవిధంగా వేరే మోడల్లో ఒత్తిడిని తట్టుకొని నిలబడగలదో లేదో వాస్తవానికి చెక్అవుట్ చేయడానికి మీకు పరిమిత మూలకం నమూనాలు ఉంటాయి కాబట్టి అన్ని ఇంజనీరింగ్ విభాగాలలో నమూనాలు సర్వసాధారణం మరియు ఇది చాలా పెద్ద ప్రయోజనం ఎందుకంటే వివిధ రకాలైన మోడళ్లతో వ్యవహరించడంలో మనందరికీ చాలా అనుభవం ఉంది ఒక్క విషయం వదిలి వేయబడింది ఏమిటంటే మనం ఏమి చేస్తున్నామో అది ఒక సాధారణ కార్యాచరణ భావనలను తీసుకొని వాటిని మోడలింగ్ చేసే క్రాస్ డొమైన్ కార్యాచరణ అని పదేపదే చెప్పబడలేదు మోడల్ యొక్క డొమైన్లో సమస్యను పరిష్కరించడం మరియు ఫలితాన్ని నిజమైన పనికి తీసుకురావడం రసాయన శాస్త్రంలో మనం ఇదే చేస్తున్నాము భౌతిక శాస్త్రంలో ఇవన్నీ మనము చేస్తున్నాము ఖచ్చితంగా గణితశాస్త్రం మొత్తం మనం భౌగోళికంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మెకానికల్ ఇంజనీరింగ్లో ప్రతిచోటా చేస్తున్నాం కాబట్టి ప్రతి మోడల్ వ్యవస్థ యొక్క ఒక నిర్దిష్ట అంశాన్ని వివరిస్తుంది మరియు ఈ మోడల్ ఆధారిత విధానానికి ఒక పెద్ద ప్రయోజనం ఉంది అది మనకు నిరూపితమైన మోడల్ను కలిగి ఉంటే నేను ఒక వ్యవస్థను ఈ మోడల్ ఆధారంగా కొత్త మోడల్ ను నిర్మించగలను ఎందుకంటే ఇది నిరూపితమైనదని నాకు తెలుసు కాబట్టి ఇది విఫలం కాదు కాబట్టి వ్యవస్థ యొక్క స్థితిస్థాపకత పెరుగుతుంది కాబట్టి అధికారికంగా ఆబ్జెక్ట్ ఆధారిత విశ్లేషణ మరియు డిజైన్ లో ముందుకు వెళుతున్న డికాంపొజిషన్ ఆబ్స్ట్రక్షన్ మరియు సోపానక్రమం విధానాలు తోడైన మన తదుపరి విధానం వైవిధ్యమైన ఆబ్జెక్ట్ మోడల్స్ ను పరిశీలించడం సంక్లిష్టతను కలిగి ఉండటంలో డికాంపొజిషన్ ఆబ్స్ట్రక్షన్ మరియు సోపానక్రమం గురించి ఇక్కడ మాట్లాడాము ఇచ్చిన నిర్మాణాల గురించి వాదించడానికి మనకు సహాయపడే డిజైన్ లేదా మోడళ్ల ఉత్పత్తి ముఖ్యంగా అవసరాలు విరుద్ధంగా ఉన్నప్పుడు ట్రేడ్ ఆఫ్ చేస్తుంది మరియు అమలు కోసం ఒక బ్లూప్రింట్గా ఉంటుంది మరియు మొదటి 5 మాడ్యూళ్ళలో మనము నిర్దేశించిన సూత్రాల ఆధారంగా సంక్లిష్ట వ్యవస్థల కోసం మోడళ్లను నిర్మించడం మొదలుపెట్టాము మరియు మన తదుపరి చర్చతదుపరి కొన్ని మాడ్యూల్స్ మనము ఆబ్జెక్ట్ మోడళ్లను ఎలా తయారు చేస్తాము మరియు వాటిని నిర్వచించే పద్ధతులు ఏమిటి మరియు వాస్తవ ప్రపంచ వ్యవస్థ నుండి వాటిని గుర్తించి సేకరించే పద్ధతులు ఏమిటి అనే దానిపై దృష్టి పెడుతుంది